లెక్చర్ కి స్వాగతం ఆంటిన్నా యొక్క ఇంపిడెన్సు ని కనుక్కోవటం చాలా అవసరం వుంది కాబట్టి ఈ లెక్చర్ లో మనం ఆంటిన్నా యొక్క ఇంపిడెన్సు గురించి చర్చిద్దాం ఇప్పుడు ఆంటిన్నా యొక్క ఇన్ పుట్ టెర్మినల్ దగ్గర ఉన్న ఇంపిడెన్సును ఆంటిన్నా యొక్క ఇన్ పుట్ ఇంపిడెన్సు గా నిర్వచించాము ఆంటిన్నా అనేది జెనరేటర్ కి కనెక్ట్ చేయబడి ఉంటుంది జెనరేటర్ పీక్ వోల్టేజ్ అనబడే VG ని కలిగి ఉంటుంది మరియు ఇంపిడెన్సు Zg అనేది ఆంటిన్నా యొక్క ఇన్పుట్ టెర్మినల్ కు కనెక్ట్ చేయబడి ఉంటాయి ఈ పాయింట్ దగ్గర ఏమి చెప్పామో దానిని మనం ఇంపిడెన్సు అని పిలుస్తాం అనగా a b టెర్మినల్ దగ్గర వున్న వోల్టేజ్ టు కరెంటు రేషియో ని ఆంటిన్నా ఇంపిడెన్సు అని పిలుస్తారు కాబట్టి ఈ కేసు ట్రాన్స్మిటింగ్ మోడ్ కి సంబంధించినది ఇప్పుడు మనం ఆంటిన్నా యొక్క ఇన్పుట్ ఇంపిడెన్సు ను ZA యొక్క రియల్ మరియు ఇమాజినరీ భాగాలు గా వ్రాద్దాం ఆంటిన్నా దగ్గర కొంత రియాక్టివ్ ఫీల్డ్ భాగం ఉంటుంది అందుకే ఇమాజినరీ భాగం వస్తుంది ఇంపిడెన్సు ప్రకారం చూస్తే స్పష్టం గా మనకు ఆంటిన్నా లో రియాక్టన్సు మరియు కొన్ని లాస్ లు ఉంటాయి కాబట్టి లాస్ రెసిస్టెన్సు కూడా రేడియేషన్ అవుతుంది మంచి ఆంటిన్నా నుండి కూడా చాలా రేడియేషన్ ఉంటుంది ఏదైతే రేడియేటెడ్ పవర్ ఉందో అది కూడా రేడియేషన్ రెసిస్టెన్సు అవుతుంది ఇవి అన్ని కలిసి ఇంపిడెన్సు యొక్క రియల్ పార్ట్ అవుతాయి సాధారణ ఆంటిన్నా లలో రెండు భాగాలు ఉంటాయి అవి రేడియేషన్ రెసిస్టెన్సు మరియు లాస్ రెసిస్టెన్సు ఉంటాయి దీనిని RA అని పిలుస్తాం కాబట్టి రేడియేషన్ రెసిస్టెన్సు అనేది లాస్ కాదు నిజానికి ఇది కూడా రేడియేషన్ ను ఇస్తుంది కాబట్టి కోరినంత రేడియేషన్ Rr ఉంటే ఎక్కువ రేడియేటెడ్ పవర్ వస్తుంది ఇదియే లాస్ మెకానిజం ఆంటిన్నా లో లాస్ వలన రెసిస్టెన్సు వస్తుంది ఇది కండక్టర్ లేదా డైఎలక్ట్రిక్ లో జరుగుతుంది మిస్ మ్యాచ్ వలన మొదలైన వాటి వలన అన్ని లాస్ లు కూడా ఇక్కడే వస్తాయి కాబట్టి ఈ రెండిటిని సాధారణ ఆంటిన్నా లలో సిరీస్ ఎలిమెంట్ లా డిజైన్ చేస్తారు ఆధునిక ఆంటిన్నా లలో లేదా సంక్లిష్టమైన ఆంటిన్నాలలో ఇది కుదరదు ఎక్కడ అయితే గ్రౌండ్ ప్లేన్ మరియు లాసి డైఎలెక్ట్రిక్ ఉంటే Rr మరియు RI ను సిరీస్ లో మనం పెట్టలేము కానీ సులభమైన ఆంటిన్నా లో సాధారణం గా ఈ తరగతిలో చర్చించే దానిలో మనము Rr మరియు RI ను సిరీస్ లో ఉంటాయని అనుకుంటాము కాబట్టి వీటిని సరళీకృతం చేస్తే ఈ ఇంపిడెన్సు మోడల్ ఉండదు అదృష్టవశాత్తు ఆంటిన్నా ను బాగా డిజైన్ చేయడం వలన మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ లో ఈ లాస్ రెసిస్టెన్సు అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది Rr తో పోలిస్తే ఈ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు ట్రాన్స్మిటర్ యొక్క వేర్వేరు విలువలు లెక్కించాలి అంటే ఆంటిన్నా ను సర్క్యూట్ ఎలిమెంట్ అని అనుకోవాలి ఎందుకు అంటే కొన్ని బ్లాక్ లను సర్క్యూట్ థియరీ తో మాత్రమే విశ్లేషించవచ్చు ఇక్కడ జెనరేటర్ అనేది ఆంటిన్నాను నడిపిస్తుంది అని పరిగణిద్దాందానికి ఇంపిడెన్సు Zg వుంది మరియు దానిలో కూడా రెసిస్టివ్ భాగం మరియు రియాక్టివ్ భాగం VG ఉంటుంది దీనిని పీక్ జెనరేటర్ వోల్టాజ్ అని అంటారు ఇదియే జెనరేటర్ యొక్క పీక్ వోల్టేజ్ ఇప్పుడు ఈ మొత్తం సర్క్యూట్ లో నిజానికి మనం చూసేది ఆంటిన్నా ఓపెన్ ఎండ్ మరియు అది రేడియేట్ చేసేది కాబట్టి మనం ఈ సర్క్యూట్ ని విశ్లేషించలేము ఎందుకంటే ఇక్కడ ఎక్కడ లోడ్ అనేది లేదు నిజానికి ఆంటిన్నా నే ఈ సర్క్యూట్ మొత్తానికి లోడ్ వంటిది కాబట్టి దీనిని లెక్కిస్తే మనం మిగతా వాటి విలువ తెలుసుకోవచ్చు ఎందుకంటే ఏదైనా సర్క్యూట్ అనేది క్లోజ్ చెయ్యకపో తే మనం ఇక్కడ కరెంటు ని పెట్టలేము నిజానికి ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటి అంటే డిస్ప్లేస్మెంట్ కరెంటు అనేది ప్రవహిస్తూ ఉంటుంది దీనికి నేను సమానం అయిన థేవినిన్ ఈక్వివలెంట్ Thevenin's equivalent సర్క్యూట్ ని గీస్తాను మనకు వున్నా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ జ్ఞానం తో ఈ ఆంటిన్నా కి థేవినిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ Thevenin's equivalent circuit ని గీసాము ఇదే విధం గా అనేక థీరం ల ను గీయవచ్చు ఇప్పుడు దీనిని చూస్తుంటే ఇదివరకు వచ్చింది ఇది కూడా సమానం అని అనిపిస్తుంది నిజానికి రేడియేషన్ అనేది మన లోడ్ ఇక్కడ రేడియేషన్ రెసిస్టెన్సు అనేది లోడ్ కాబట్టి ఇక్కడ కరెంటు Ig అనేది ప్రవహిస్తూ ఉంటుంది Ig అనేది ఒక కాంప్లెక్స్ క్వాంటిటీ కాబట్టి ఇప్పుడు మనం ఎంత పవర్ రేడియేట్ అవుతుంది మరియు ఆంటిన్నా లో ఎంత పవర్ కోల్పోయామో కనుక్కోవాలి దీని కోసం మనం Ig యొక్క ఎక్సప్రెషన్ ను కనుక్కోవాలి ఇప్పుడు Ig విలువ ఏమి అవుతుంది Ig విలువ Vg బై Zg ప్లస్ ZA దీనిని సులభమైన ఆంటిన్నా ల లో Zj అని వ్రాస్తాం దీనిని Rr ప్లస్ RLప్లస్ Xg ప్లస్ XA అని వ్రాయవచ్చు దీని నుండి Ig యొక్క మాగ్నిట్యూడ్ ను వ్రాయచ్చు దీని విలువ Vg ప్లస్ Rr ప్లస్ RL స్క్వేర్ ప్లస్Xg ప్లస్ XA స్క్వేర్ అని వ్రాయచ్చు ఇప్పుడు ఆంటిన్నా ద్వారా రేడియేట్ చేయబడే పవర్ ని కనుక్కోవచ్చు Pr ని ఆంటిన్నా ద్వారా రేడియేట్ చేయబడే పవర్ అని అనుకుంటే దీనిని సులభం గా హాఫ్ Ig half Ig ఇంటూ Ig అని వ్రాయవచ్చు అనగా Ig మాడ్ స్క్వేర్ ఇది చూడటానికి సులభం గా వుంది ఇదేవిధంగా ఎంత పవర్ పోతుందో అనగా ఆంటిన్నా దగ్గర హీట్ రూపం లో ఎంత వెలువడుతుందో కనుక్కోవాలి దాని విలువ చాలా స్పష్టం గా Ig స్క్వేర్ RLఅని చెప్పవచ్చు అందుకనే అన్ని చోట్ల కూడా మనం ఈక్వివలెంట్ సర్క్యూట్ ని కనుక్కుంటాం కాబట్టి మిగతా పవర్ ఇక్కడ వుంది అని స్పష్టం గా చెప్పవచ్చు మిగతా పవర్ మొత్తం హీట్ రూపం లో ఉంటుంది అదియే జెనరేటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్సు కాబట్టి మనం Pg అనేది జెనరేటర్ లోపల ఉండేది మరియు దాని విలువ హాఫ్ Ig స్క్వేర్ Rg అని చెప్పవచ్చు ఇప్పుడు మనం ఇన్వొకేట్ థీరం ని ఉపయోగిద్దాం అదే ఎలక్ట్రానిక్ విద్యార్థులకు అయితే మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం అని చెప్పవచ్చు ఇప్పుడు మళ్ళి మనం ఈ బొమ్మ యొక్క థేవినిన్ ఈక్వివలెంట్ ను చూద్దాం నిజానికి ఇది ట్రాన్స్మిటింగ్ ఆంటిన్నా యొక్క థేవినిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ మాక్సిమం పవర్ రేడియేట్ అవుతుంది అనగా మాక్సిమం పవర్ ఎంత ఉందో అంతా కూడా రేడియేషన్ రెసిస్టెన్సు దగ్గరకి వస్తుంది ఇది కాంజుగేట్ మ్యాచింగ్ జరిగినప్పుడే జరుగుతుంది దీని యొక్క అర్థం ఏమిటి అంటే Rr ప్లస్ RL అనేది Rg కు సమానం మరియు Xa అనేది మైనస్ Xg కు సమానం ఇప్పుడు కాంజుగేట్ మ్యాచింగ్ conjugate matching జరిగితే Pr విలువ ఎంత ఉంటుంది Pr విలువ Vg స్క్వేర్ బై 8 ఇక్కడ అదే ఎక్సప్రెషన్ ఉపయోగిస్తాం మనం ఈ కండిషన్ ను ఇక్కడ పెడితే మనకుRr బై Rr ప్లస్ RL హోల్ స్క్వేర్ వస్తుంది మైక్రోవేవ్ ఆంటిన్నా ల లో మనం చెప్పుకున్నాం Rr తో పోలిస్తే RL చాలా చిన్నది కాబట్టి స్పష్టం గా చెప్పవచ్చు ఇక్కడే ఎక్కువ పవర్ రేడియేట్ అవుతుంది కొంత లాస్ ఉన్నపటికీ జెనరేటర్ లో ఎంత పవర్ వస్తుంది మళ్ళి ఈ కండిషన్ లో Vg స్క్వేర్ బై 8 లేదా Rr ప్లస్ RL అని చెప్పవచ్చు కాంజుగేట్ మ్యాచింగ్ జరిగినప్పుడు Pg అనేది Pr ప్లస్ PL కు సమానం అని చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ జెనరేటర్ ఇచ్చే మాక్సిమం పవర్ ని కనుక్కోవాలి ఎంత పవర్ ఉంటుంది జెనరేటర్ ఇచ్చే పవర్ విలువ హాఫ్ Vg Ig కాబట్టి ఇది హాఫ్ Vg Vg బై 2 Rr ప్లస్ 2RL అనేది వస్తుంది ఎందుకంటే ఇది కాంజుగేట్ మ్యాచింగ్ కాబట్టి దీని విలువ Vg స్క్వేర్ బై 4 Rr ప్లస్ RL అవుతుంది కాబట్టి ఇది మొత్తం జెనరేటర్ కు ఇచ్చే పవర్ లో సగం కాంజుగేట్ మ్యాచింగ్ ప్రకారం జెనరేటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్సు రూపం లోకి పోతుంది మిగతా సగం ఆంటిన్నా కు వెళ్తుంది ఇప్పుడు ఒకవేళ మనం లాస్ లేని ఆంటిన్నా తయారు చేస్తే కండక్టర్ మరియు డై ఎలక్ట్రిక్ లాస్ ల విలువ జీరో అవుతుంది అప్పుడు పవర్ కూడా రేడియేట్ అవుతుంది అందుకే అన్ని వేళల మంచి కండక్టర్ ని ఉపయోగించాలి ఎంత మంచిది అంటే చాలా చాలా తక్కువ లాస్ ఉండాలి అప్పుడు మనం బంగారం లేక వెండి వాడాలి నిజానికి వెండి కూడా చాలా మంచిది కాని వెండి తో చేయడం అంతా సులభం కాదు కాబట్టి మనం ఆంటిన్నా తయారీ లో బంగారం వాడచ్చు లేదా కాపర్ ని కూడా వాడచ్చు చాలా చాలా తక్కువ లాస్ ఉండే డైఎలక్ట్రిక్ ని ఉపయోగిస్తారు అనగా RL ఫాక్టర్ అనేది చాలా తక్కువ ఆంటిన్నా కు ఇంటెర్కనెక్టింగ్ ట్రాన్స్మిషన్ లైన్ ల కు మధ్య వున్న ఇంపిడెన్సు మ్యాచింగ్ ని ఊహించాం ఎందుకు అంటే అవి కనెక్ట్ చేయబడి ఉంటాయి కానీ ఇక్కడ అవి స్పష్టం గా చూపించలేము స్పష్టం గా ఆంటిన్నా అనేది ప్రత్యక్షంగా జెనరేటర్ కి కనెక్ట్ చేయము కాబట్టి ఇక్కడ ఒక ట్రాన్స్మిషన్ లైన్ ఉంటుందిమనం ట్రాన్స్మిషన్ లైన్ వుంది అని పరిగణిస్తే ఇక్కడ ఇంపిడెన్సు మ్యాచ్ ఉంటుంది ఒకవేళ ఇంపిడెన్సు మ్యాచ్ లేక పోతే ఇంకా కొంత పవర్ పోతుంది ఒకవేళ మ్యాచ్ ఉంటే మనం ఎంత పవర్ ఇచ్చామో దానిలో సగం ఆంటిన్నా కి పంపబడుతుంది ఇంపిడెన్సు అనేది ఈ విధం గా ఆంటిన్నా కి ఉపయోగపడతుంది అందుకనే సాధారణ౦ గా ఇంపిడెన్సు అనేది కనుక్కోవడానికి ప్రయత్నిస్తాం మరియు అందరు ఆంటిన్నా కి ఇంపిడెన్సు కావాలి అని కోరుకుంటారు అందుకనే ఆధునిక ఆంటిన్నా తయారు చేసే వాళ్ళు రిఫ్లెక్షన్ లాస్ అనేది 10dB కంటే ఎక్కువ కాకుండా చూస్తారు అనగా ఆంటిన్నా పవర్ లో పదవ భాగం పవర్ వ్యర్థం గా పోతుంది కాబట్టి 10dB ఇంపిడెన్సు బ్యాండ్విడ్త్ అనేది ఒక ఆంటిన్నా యొక్క ఒక ఉపయోగకరమైన పారామీటర్ ఇప్పుడు రిసీవింగ్ మోడ్ లో ఏమి జరుగుతుంది ఇప్పుడు రిసీవింగ్ మోడ్ ని గీద్దాం ఎందుకు అంటే ఇది కూడా మనం ట్రాన్స్మిటింగ్ మోడ్ లో చూస్తాం రిసీవింగ్ మోడ్ లో మనకు ఆంటిన్నా ఉంటుంది ఈ కేసు లో వేవ్ అనేది వస్తూ ఉంటుంది ఈ ఇన్సిడెంట్ వేవ్ లు దూరంగా ఉండే సోర్స్ నుండి వస్తున్నాయిఆంటిన్నా రిసీవ్ చేసుకుంటుంది అప్పుడు ఆంటిన్నా యొక్క ట్రాన్స్మిషన్ లైన్ కి కొంత లోడ్ కలపబడి ఉంటుంది ఆ లోడ్ స్పెక్ట్రమ్ అనలైజర్ కావచ్చు లేదా రిసీవర్ కావచ్చు లేదా ఏదైనా కావచ్చు ఈ లోడ్ ని ZL అని పిలుద్దాం ఇలా పిలిస్తే గందరగోళం ఏర్పడవచ్చు కావున Z అని పిలుద్దాం ఒకవేళ ఇదే గనుక లోడ్ అయితే ఇప్పుడు థేవినిన్ ఈక్వివలెంట్ Thevenin's equivalent ఏమి అవుతుంది నేను a b దగ్గర ఏమి మార్క్ చేయలేదు ఇప్పడు థేవినిన్ ఈక్వివలెంట్ Thevenin's equivalent ను గీద్దాం కాబట్టి a b సైడ్ ఇటు వస్తుంది మనం చాలా సులభం గా ZT ని గీయగలము కొంత రియల్ పార్ట్ RT కొంత రియాక్టివ్ పార్ట్ XT మరియు ఆంటిన్నా మోడల్ మనకు తెలుసు కాబట్టి ఇక్కడ లాసి పార్ట్ RL ఉంటాయి అక్కడ ఆంటిన్నా లో కొంత వోల్టేజ్ అనేది ప్రేరేపించబడుతుంది ఎందుకంటే ఇక్కడ ఇన్సిడెంట్ వేవ్అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆంటిన్నా ని అవుట్ ఫుట్ టెర్మినల్ అని అనుకుంటే అక్కడ వోల్టేజ్ అనేది ప్రేరేపించబడుతుంది ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రెండు పాయింట్ ల మధ్య వుంది అక్కడ ఉన్న వోల్టేజ్ ను VT అని పిలుద్దాం మరియు ఆంటిన్నా లో అక్కడ రేడియేషన్ రెసిస్టెన్సు ఉంటుంది అక్కడ ఇంపిడెన్సు యొక్క రియాక్టివ్ పార్ట్ మరియు నియర్ ఫీల్డ్ ఎఫెక్ట్ అనేవి వున్నాయి కాబట్టి ఇదియే థేవినిన్ ఈక్వివలెంట్ Thevenin's equivalent అని నేను స్పష్టం గా చెప్తున్నాను ఇదియే ఆంటిన్నా యొక్క థేవినన్ ఈక్వివలెంట్ మరియు ఇక్కడ IT అనే కరెంటు ప్రవహిస్తూవుంది కాబట్టి IT అంటే ఏమిటి దీనిని చాలా సులభం గా వ్రాయచ్చుIT అనేది VT ద్వారా ప్రేరేపించబడింది IT విలువ VT బై Rr ప్లస్ RL ప్లస్ RT ప్లస్ j XA ప్లస్ XT అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఇదేవిధం గా ఎంత పవర్ వస్తుంది అనేది కనుక్కోవాలి ఎంత పవర్ Rr లో కి వెళ్తుంది ఆంటిన్నా యొక్క ఇన్పుట్ ఇంపిడెన్సు ని చూసాము ఇది ఫ్రీక్వెన్సీ యొక్క ఫంక్షన్ ఎందుకు అంటే దీని లో అనేక రకాల ఫ్రీక్వెన్సీ లు రియాక్టివ్ పార్ట్ లో ఉంటాయి కాబట్టి ఇది ఫ్రీక్వెన్సీ యొక్క ఫంక్షన్ మరియు ఆంటిన్నా అనేది ఇంటర్కనెక్షన్ ట్రాన్స్మిషన్ లైన్ తో మ్యాచ్ చేయబడి వుంది ఆంటిన్నా కు ట్రాన్స్మిషన్ లైన్ కనెక్ట్ చేయబడి వుంది అని పరిగణిద్దాం ఆ ట్రాన్స్మిషన్ లైన్ కి క్యారక్టరిస్టిక్ ఇంపిడెన్సు వుంటుంది ఒకవేళ అవి కనెక్ట్ చేయబడి వున్నాయి అని పరిగణిద్దాం కానీ క్యారక్టరిస్టిక్ ఇంపిడెన్సు అనేది ఒక రియల్ క్వాంటిటీ మరియు చాలా నారో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లో నే మ్యాచ్ అవుతుంది మిగతా ఫ్రీక్వెన్సీ లలో మిస్ మ్యాచ్ అవుతుంది ఈ విషయం మనం లెక్క లో కి తీసుకోవాలి కాబట్టి ఆంటిన్నా యొక్క ఇన్పుట్ ఇంపిడెన్సు అనేది చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది వాటిలో మొదటిది స్పష్టం గా వేరువేరు ఫ్రీక్వెన్సీ ల మీదఇంపిడెన్సు ల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఆంటిన్నా జామెట్రీ మీద ఆధారపడి వుంది ఎందుకు అంటే ఇది ఆంటిన్నా కాబట్టి రేడియేషన్ రెసిస్టెన్సు అనేది జామెట్రీ మీద ఆధారపడటం చూసాము ఈ రేడియేషన్ రెసిస్టెన్సు అనేది కరెంటు ఎలిమెంట్ లాంటి వాటిలో ఉంటుంది తరువాత మనం చాలా చాలా మంచి ఆంటిన్నా లు చూడవచ్చు అనగా మన రేడియేషన్ ఎఫిషియన్సీ ఇంకా బాగుండాలి అనగా మన Rr మారుతుంది కాబట్టి స్పష్టం గా ఇన్పుట్ ఇంపిడెన్సు అనేది ఆంటిన్నా యొక్క జామెట్రీ మీద ఆధారపడి వుంది ఇప్పుడు ఆంటిన్నా ను ప్రేరేపించే పద్ధతి కూడా చూద్దాం ఎందుకు అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ లు వున్నప్పుడు ఆంటిన్నాను ఎలా ప్రేరేపించేలి ఎలా ట్రాన్స్మిషన్ లైన్ లో పెడతాం అనేది చూడాలి ఆంటిన్నా ను ఎలా కనెక్ట్ చేస్తాం చాలా రకాలుగా కలపవచ్చు లూప్ కప్లింగ్ ప్రోబ్ కప్లింగ్లాంటివి వాడతారు మరియు దీని వలన ఇంపిడెన్సు మారుతుంది ఒకవేళ ఆంటిన్నా ను సరిగ్గా ప్రేరేపించక పోయిన లేదా సరైన కప్లింగ్ లేక పోయిన ఇంపిడెన్సు అనేది మారిపోతూ వుంటుంది కాబట్టి ఇన్ పుట్ ఇంపిడెన్సు అనేది ఆంటిన్నా ను ప్రేరేపించే పద్ధతి మీద ఆధారపడి వుంటుంది ఇక్కడ మనకు ఒక విషయం చెప్పడం లేదు మనం ఆంటిన్నా దగ్గర వున్నాం అని పరిగణిద్దాం అక్కడ వేరే స్ట్రక్చర్ లేదు అని పరిగణిద్దాంకానీ నిజానికి ఏదైనా కండక్టర్ గానిస్ట్రక్చర్ గాని ఆఖరికి డైఎలక్ట్రిక్ స్ట్రక్చర్ దగ్గర వున్నా దాని వలన ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకు అంటే ఆంటిన్నా దగ్గర ఫీల్డ్ రేడియేట్ అవుతుంది అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అక్కడ వుంటుంది అప్పుడు అక్కడ కొన్ని కరెంటు లు ప్రేరేపించబడతాయి అవి రిరేడియేట్ చేయబట్టి వస్తాయి ఇది మొత్తం కూడా మ్యూచువల్ కప్లింగ్ వలన మ్యూచువల్ ఇంపిడెన్సు వస్తుంది అనగా ఎక్కడ ఇన్పుట్ ఇంపిడెన్సు గురించి చర్చించినదంతా మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అనగా సెల్ఫ్ ఇంపిడెన్సు ప్లస్ మ్యూచువల్ ఇంపిడెన్సు కాబట్టి దగ్గరలో ఇది ఉండడం వలన మ్యూచువల్ ఇంపిడెన్సు అనేది ఎఫెక్ట్ అవుతుంది అదే గనుక లో ఫ్రీక్వెన్సీ low frequency అనగా చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ వున్నప్పుడు ఈ ఇంపిడెన్సు అనేది ఉండదు మరియు దేని మీద ఆధారపడదు కానీ ఎక్కడ రెండు కాయిల్ లు వుంటాయో అక్కడ కొన్ని మ్యూచువల్ విషయాలు ఉంటాయి ఇప్పుడు నిజానికి లో ఫ్రీక్వెన్సీ కేసు చూస్తున్నాం గాని ఇక్కడ మాగ్నెటిక్ కప్లింగ్ కూడా వుంది కానీ ఇక్కడ చూస్తే ఎలక్ట్రో మాగ్నెటిక్ కప్లింగ్ కూడా వుంది కాబట్టి ఏదైనా కండక్టర్ గాని డైఎలక్ట్రిక్ గాని దగ్గర ఉంటే అది ఆంటిన్నా కు ఎఫెక్ట్ అవుతుంది అది మ్యూచువల్ ఇంపిడెన్సు ఇస్తుంది దాని ద్వారా మొత్తం ఇంపిడెన్సు మీద ఎఫెక్ట్ పడుతుంది అందుకనే చుట్టూ ఉన్న వస్తువులు అనగా దగ్గర లో ఉన్న వాటి వలన కూడా ఎఫెక్ట్ అవుతుంది స్పష్టం గా చెప్పాలి అంటే ఆంటిన్నా తయారు చేసే మెటీరియల్ వలన ఈ లాస్ లు అన్ని వస్తున్నాయి కాబట్టి ఆంటిన్నా తయారు చేసే మెటీరియల్ బట్టి లాస్ లు ఆధారపడి ఉంటాయి మనం ఇప్పటి వరకు ఇన్పుట్ ఇంపిడెన్సు ని చూసాము అయితే మనం కొన్ని విలువలు ఇచ్చాం కానీ మనం గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అన్నీ కూడా ఇన్పుట్ ఇంపిడెన్సు మీద ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి ఎటువంటి మోడల్ ని వాడాలో మనం సర్క్యూట్ థియరీ లో చూసాము మన దగ్గర ఆంటిన్నా మోడల్ వుంది కాబట్టి మనం చాలా చక్కగా ఫీల్డ్ థియరీ నుండి కరెంటు ఎలిమెంట్ తో మొదలు పెట్టాము ఒకసారి మనకు ఫీల్డ్ థియరీ తెలిస్తే దానినుండి అన్ని విషయాలు తెలుస్తాయి మరియు దాని నుండి ఒకవేళ అవసరం అనుకుంటే ఆంటిన్నా ను ట్రాన్స్మిటర్ కి కలపడం లేదా రిసీవర్ కి కలపడం లేదా లోడ్ కి కలపడం అనేది మోడల్ బట్టి సర్క్యూట్ థియరీ లో జరుగుతుంది కాబట్టి దీని నుండి ఇంపిడెన్సు ని కనుక్కుంటాము మనం ఇప్పటివరకు థేవినిన్ ఈక్వివలెంట్ ని కనుక్కుని దానిని ఉపయోగించి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ని కనుగొని ఏ షరతు లలో పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది మరియు ఆంటిన్నా లో పవర్ ఎలా ప్రవహిస్తుంది లేదా ఎంత పవర్ ని ఆంటిన్నా లోడ్ కి పంపుతుంది అనే విషయాలను మనం లెక్కించాము ఆంటిన్నా లో ఇన్పుట్ ఇంపిడెన్సు అనేది చాలా ముఖ్యమైన పారామీటర్ దానిని మనం లెక్కించాము మరియు ఈ ఇంపిడెన్సు అనేది నారో బ్యాండ్ ఆంటిన్నా ల లో ఎలా ఉంటుందో చూసాము ఒకవేళ ఇంపిడెన్సు కనుక్కుని ఉంటే ఫ్రీక్వెన్సీ సున్నా వున్నప్పుడు ఆంటిన్నా లో రియాక్టివ్ పార్ట్ ఎలా ఉంటుంది అప్పుడు ఆ ఆంటిన్నా ను రెసోనేటింగ్ ఆంటిన్నా అని ఇది ఆచరణాత్మకంగా అది డైపోల్ గా ఉంటుంది ఇవి అన్ని కూడా తరవాత చూద్దాం ఇప్పుడు ఒకవేళ మనంగా రియాక్టివ్ పార్ట్ ని రద్దు చేస్తే అప్పుడు ఆ ఆంటిన్నాకు ఏదోఒకటి ఇచ్చిన అది రెసోనేట్ అవుతుంది రెసోనెంట్ అనగా ప్రతిస్పందింస్తుంది అని అర్ధం అనగా మొత్తం అంతా కూడా రేడియేషన్ అనేదే ఉంటుంది మరియు ఇక్కడ రియాక్టివ్ స్టోరేజీ అనేది లేదు మొత్తం ఎనర్జీ ఇవ్వబడుతుంది కొన్ని లాస్ లు ఉంటాయి కానీ వేరే ఎనర్జీ కూడా ఉంటుంది అప్పుడే మనం ఆంటిన్నా రెసోనేట్ అవుతుంది అని చెప్తాము కాబట్టి రెసోనేట్ ఆంటిన్నా అనేది సాధారణముగా నారో బ్యాండ్ ఆంటిన్నా వైడ్ బ్యాండ్ ఆంటిన్నాwideband antennas మనం వాటిని రెసోనెంట్ చేయలేము కావున మనం రెసోనెంట్ కానీ ఆంటిన్నా లను డిజైన్ చేయాలి కానీ ఈ ఆంటిన్నా యొక్క ఇంపిడెన్సు చాలా మంచిగా ఆంటిన్నా లో ఏమి జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఒక మంచి విధానం ఎంత రేడియేట్ చేస్తుంది ఎంత వరకు అది లాస్ అవుతుంది మరియు మిగతా ఎలిమెంట్ లు జెనరేటర్ లేదా రిసీవర్ దగ్గర ఎంత పవర్ ఇస్తాయి లేదా తీసుకుంటాయి మనం ఎంత పవర్ ఇస్తాము ఇలాంటి విషయాలు తరవాత లెక్చర్ లో చూద్దాం ధన్యవాదములు